మెండిలియన్ జెనెటిక్స్ నాన్ మెండిలియన్ ఇన్హెరిటెన్స్ మెండిలియన్ జెనెటిక్స్ మీద తదుపరి పాఠానికి స్వాగతం బహుశా ఇది మెండిలియన్ జెనెటిక్స్ మీద ఆఖరి పాఠం కావచ్చు మనం ఇంతకు ముందు చాలా రకాల వ్యాధులు జన్యుపరంగా వస్తాయని ఇంకా అటువంటి వ్యాదులు వారసత్వాన్ని ఉపయోగకరంగా విశ్లేషించడానికి మెండిలియన్ సూత్రాలను ఉపయోగించవచ్చునని తెలుసుకున్నాము మనం చాలా రకాల ఉదాహరణలను గమనించి మరియు పరిశీలించిన మీదట X లింక్డ్ క్రోమోజోమ్స్ ని ఇన్హెరిటెన్స్ ద్వారా వచ్చిన X లింక్డ్ డిసార్డర్ అని అంటారని తెలుసుకున్నాము మెండెలియన్ సూత్రాల ద్వారా అంచనా వేయబడిన వారసత్వ నమూనాలు ఎలా వీటికన్నా భిన్నంగా ఉంటాయో మనం చూశాము మిమ్మల్ని ఈ ఉదాహరణ మీద పని చేయమని అడిగాను మరియు ఈ ఉదాహరణను పరిష్కరించడం ద్వారా ఈ పాఠాన్ని ప్రారంభిస్తానని ముందే చెప్పాను ఇది ఒక వంశవృక్షం వీరు తల్లిదండ్రులు మరియు వారి ముగ్గురు పిల్లలు వీరికి పెళ్లి అయ్యి పిల్లలు పుట్టి ఇక్కడ ఇంకొక తరం ఏర్పడింది ఇక్కడ వీరు కలిసిన తరువాత పిల్లలు పుట్టి వీరికి సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మనం కనుక్కుంటున్నాము మొదటి ప్రశ్న వారసత్వంగా వచ్చిన లక్షణాలు బహిర్గతమైవా లేదా అంతర్గతమైనవా ఆటోసోమల్ లేదా X లింక్డ్ రెండవ ప్రశ్న 3 క్యారియర్ కాకపోతే బహుశా ఆ వ్యక్తి జన్యుపరమైన విశ్లేషణ ఫలితం ద్వారా 3 వ్యాధి యొక్క క్యారియర్ కాదు అని తెలిసినప్పుడు 1 మరియు 4 యొక్క జన్యు రూపాలు ఏమిటి ఆఖరి ప్రశ్న 14 ప్రభావితం అవ్వడానికి సంభావ్యత ఎంతవరకు ఉంది ఇప్పుడు దీనిని ఎలా పరిష్కరించాలో మనం తెలుసుకుందాం మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ వ్యాధి ఒక తరాన్ని మొత్తాన్ని బాధించలేదు 2కి వ్యాధి ఉన్నప్పటికీ 1 మరియు 2 యొక్క పిల్లలు అయిన 45 మరియు 7 లకు వ్యాధి రాలేదు ఇది గనుక బహిర్గతం అయితే ఇటువంటి పరిస్థితి ఉండే అవకాశం లేదు ఎందుకంటే రెండిటిలో ఒక్క జన్యువు డామినెంట్ అయినా సరే ఖచ్చితంగా రుగ్మతలు కనపడతాయి ఇందువల్ల ఇది రెసెసివ్ అయ్యే అవకాశమే ఎక్కువ ఇది ఒక తరాన్ని మొత్తం బాధించలేదు కనుక ఇది అంతర్గత వారసత్వ రుగ్మత అలాగే మీరు గమనించినట్లయితే ప్రభావితమైన 2 8 మరియు 10 అందరూ కూడా పురుషులే ఈ విధమైన పరిస్థితులు దాదాపుగా X లింక్డ్ అయితేనే కలుగుతాయి కాబట్టి ఇది అంతర్గత రుగ్మత రెసెసివ్ డిసార్డర్ మరియు దాదాపుగా X లింక్డ్ ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం 3 క్యారియర్ కాకపోతే 1 మరియు 4 యొక్క జన్యు రూపాలు ఏమిటి ఇంతవరకు మనకు తెలిసిన దాన్ని బట్టి ఇది రెసెసివ్లి ఇన్హెరిటెడ్ డిసార్డర్ మరియు దాదాపుగా X లింక్డ్ కాబట్టి ఈ వ్యక్తి XAXA X capital A X capital Aఅవ్వాలి లేదా హెట్రోజైగోస్ XAXa X capital A X small A అవ్వాలి ఇక్కడ అది చూపించట్లేదు ఇది అంతర్గతం అయినందున ఈ రకమైన జన్యురూపం కూడా రుగ్మతను కలిగించదు ఇది ఇక్కడ కనబడటం వలన మరియు ఇది X లింక్డ్ అవ్వడం వలన ఈ పురుషుడి మీద ప్రభావం చూపించడానికి X మీద అంతర్గత అల్లీల్ ఉండి ఉండాలి కాబట్టి ఇక్కడ ఇది XaY అవుతుంది మనం 1 లేదా 4 మీద ఆసక్తి చూపిస్తున్నాం ఇప్పటివరకు జరిగిన దాన్నిబట్టి 1 ఇది గాని లేక ఇది కాని మాత్రమే అయ్యే అవకాశం ఉంది ఇక్కడ మనం 8ని గమనిద్దాం ఇది ప్రభావితమైన వ్యక్తి కనుక X ప్రభావితమైన పురుషుడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ Y క్రోమోజోమ్ ఉండాలి ఇది X లింక్డ్ కనుక వ్యాధి ఉన్న యుగ్మ వికల్పం X XaY మీద ఉండాలి మనకు ఈ వ్యక్తి క్యారియర్ కాదు అని తెలుసు కాబట్టి ఇక్కడ XAY మేల్ అవుతుంది ఇక్కడ ఈ వ్యక్తి స్త్రీ మరియు ఆమె ప్రభావితం కాలేదు స్త్రీ అయినందువలన ఇది XX అవుతుంది ఈ వ్యక్తి ప్రభావితం కాలేదు మరియు తండ్రి ప్రభావితుడు అయినందున ఇది తల్లి వద్ద నుండి XaXA అవుతుంది కాబట్టి ఇది 4 యొక్క జన్యురూపం 1 కి మనం XAXA లేదా XAXa మించి ఏమీ చెప్పలేము ఇది రెండిటిలో ఏదో ఒక రకం అవుతుంది అలాగే 4 XAXa అవుతుంది కాబట్టి ఇది ఆ ప్రశ్నకు సమాధానం 14 ప్రభావితం అయ్యే సంభావ్యత ఎంతవరకు ఉంది 14 ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఉన్న తల్లిదండ్రులను గమనిస్తే ఇది తల్లి ఇంకా స్త్రీ కాబట్టి ఇది XX అవుతుంది అంతేకాక తల్లి ప్రభావితం కాలేదు కాబట్టి రెండు కూడా క్యాపిటల్ హోమోజైగోస్ లేదా కాపిటల్ స్మాల్ హెట్రోజైగోస్ ఈ రెండూ పరిస్థితులలో కూడా వ్యక్తి ప్రభావితం అవ్వడు అలాగే ఇక్కడ తండ్రి ప్రభావితమై ఉన్నాడు కాబట్టి ఇది XaY అవ్వాలి ఇందువల్ల ఇక్కడ ఈ పురుషుడు ప్రభావితమయ్యే సంభావ్యత ఎంతవరకు ఉంది అంటే తండ్రి నుండి Y వచ్చి ఇది Xa అయ్యే సంభావ్యత ఎంత ఉంది అనే విషయం మనం తెలుసుకోవాలి ఇది Xa అయ్యే సంభావ్యత తల్లి క్యారియర్ అయ్యే సంభావ్యత పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది ఈ విధంగా ఉండే అవకాశం ఉంది తల్లి క్యారియర్ అయ్యే సంభావ్యత x 14 Xa అయ్యే సంభావ్యత ఇది Xa అవ్వాలంటే ఆ వ్యక్తి Xaను తల్లి వద్ద నుండి వారసత్వంగా పొందాలి 9 క్యారియర్ అయ్యే సంభావ్యత ఎంతవరకు ఉంది అంటే ఉదాహరణకు తల్లి కనుక క్యారియర్ కాకపోతే అప్పుడు అది XAXA అవుతుంది ఈ పరిస్థితిలో 14 ప్రభావితం అయ్యే అవకాశమే లేదు ఎందుకంటే Y తండ్రి నుండి వస్తుంది తండ్రి యొక్క Xa లెక్కలోకి రాదు కాబట్టి తల్లి నుండి వచ్చే Xa అల్లీల్ ప్రభావితం అయితేనే Y ప్రభావితమవుతుంది ఇందువల్ల 9 క్యారియర్ అయితేనే Xa 14కు చేరే సంభావ్యత ఉంది 9 క్యారియర్ అయ్యే సంభావ్యత ½ ఈ రెండు సంభావ్యతలలో మనం పరిగణిస్తున్నది XA ఉన్నప్పటికీ Xa 14కు చేరే సంభావ్యత కూడా ½ కాబట్టి 14 ప్రభావితం అయ్యే సంభావ్యత 14 జన్యురూపం XaY ఉండే సంభావ్యత ½ x ½ ¼ ఇది ఈ ప్రశ్నకు సమాధానం మీలో చాలామందికి ఈ సరైన సమాధానాలు వచ్చే ఉంటాయి కావాలంటే సరిచూసుకోండి మనం ముందు చర్చించుకున్నది ఇప్పుడు ముగిద్దాం మెండెలియన్ సూత్రాలకు కూడా పరిమితులు ఉంటాయి అన్న విషయం మనకు తెలిసినదే మనం వీటిని అన్నింటికీ ప్రతిపాదించలేము గాని మెండెలియన్ ఇన్హెరిటెన్స్ చూపించే చాలామటుకు వ్యాధులకు సమాధానాన్ని తెలుపవచ్చు ఇదీ మెండెలియన్ సూత్రాలను నేర్చుకోవడం వలన కలిగే ఉపయోగం చాలా రకాల నాన్ మెండిలియన్ ఇన్హెరిటెన్స్ లు ఉంటాయి వాటి కోసం ఈ వీడియోని చూడండి మనం మొదటిగా గమనించబోయే సూత్రం డామినెన్స్ అనేది అన్ని వేళలా సంపూర్ణంగా ఉండదు ఒక రకమైన స్పెక్ట్రం ఉంటుంది అది ప్రతీ సారీ పర్పుల్ పువ్వు గాని లేదా తెల్ల పువ్వు గాని మాత్రమే అవ్వదు ఈ రెండింటికీ మధ్యలో కూడా ఇంకొకటి వచ్చే అవకాశం ఉంది ఇది బఠానీ మొక్క లో జరగకపోవచ్చు కానీ ఇంకా చాలా వేరే విషయాలలో జరుగుతుంది దీనిని అసంపూర్ణ బహిర్గతత్వం అంటే ఇన్కంప్లీట్ డామినెన్స్ అని అంటారు సహా బహిర్గతత్వం అంటే కో డామినెన్స్ దీని యొక్క వేరియంట్ ఇంకా మనం ఇంతకుముందు గమనించిన బహిర్గత అల్లీల్ యొక్క తరచుదనం తక్కువగా ఉండే మరొకటి ఉంటుంది ఇది మనం అనుకున్న దానికంటే కొంచెం భిన్నంగా ఉంటుంది అందుకే దీనిని అనుకున్న దాని కన్నా భిన్నమైనదిగా ఉంటుంది గనుక వేరేగా పెట్టాను మిగిలిన రెండింటితోనూ ఇది కలవదు మనం దీనిని ఇదివరకే హంటింగ్టన్'స్ డిసీస్ Huntington's disease లో చూసాము ఇక్కడ బహిర్గత అల్లీల్ యొక్క తరచుదనం తక్కువగా ఉంటుంది బహిర్గత అల్లీల్ యొక్క ఉనికి ఉంటే తప్పకుండా వ్యాధి కలుగుతుంది కానీ ఇక్కడ మనుష్యులలో దాని తరచుదనం తక్కువగా ఉంటుంది ఇది దాని అర్థం కాబట్టి అన్ని వేళలా పరిపూర్ణంగా కాకుండా కొన్నిసార్లు ఒక స్పెక్ట్రంలా అసంపూర్ణ బహిర్గతత్వం లేదా సహా బహిర్గతత్వం నుండి సంపూర్ణ బహిర్గతత్వం కనబడుతుంది మనం గనుక వేరే ఒక మొక్కను తీసుకుంటే అసంపూర్ణ బహిర్గతత్వం యొక్క ఉదాహరణ ఈ విధంగా ఉంటుంది మనం ట్రూ బ్రీడింగ్ ఎరుపు మరియు తెలుపు పువ్వులను తీసుకొని సంకరణం జరిపితే క్యాపిటల్ R మరియు క్యాపిటల్ W సంయోగబీజాలుగా ఏర్పడతాయి F1 తరంలో పువ్వులన్నీ కూడా గులాబీ రంగులో ఎరుపు మరియు తెలుపు మధ్యలో ఉంటాయి కాబట్టి ఇవి ఎరుపు కాదు ఇంకా తెలుపు కాదు CR CW ఫలితంగా ఎర్ర పువ్వును కాకుండా గులాబీ రంగు పువ్వును ఉత్పత్తి చేశాయి ఇది అసంపూర్ణ బహిర్గత తత్వం యొక్క ఉదాహరణ మనం దీనిని ఇంకొంత ముందుకు తీసుకొని వెళితే F1 తరం యొక్క సంయోగబీజాలు CR CW హాఫ్ మరియు హాఫ్ గా వచ్చి పన్నెట్ స్క్వేర్ విశ్లేషణ జరిపితే F2 తరంలో 14th ఎరుపు రంగు ½ గులాబీ రంగు మరియు 14th తెలుపు రంగు వస్తాయి మెండెలియన్ సూత్రాల నుండి అంచనా వేసిన దానికి భిన్నంగా ఉన్న అసంపూర్ణ బహిర్గతత్వానికి ఇది ఒక ఉదాహరణ బహిర్గత అల్లీల్ యొక్క తరచుదనం తక్కువగా ఉండే ఉదాహరణను మనం ఇంతకు మునుపే చూసాము ఇంకొక ఉదాహరణ పాలిడాక్టిలీ చేతికి గానీ లేదా కాళ్లకు గాని 5 కన్నా ఎక్కువ వేళ్ళు ఉండటం ప్రపంచం మొత్తం మీద వెయ్యిలో ఒకరికి ఈ పరిస్థితి వస్తుంది ఇది బహిర్గత అల్లీల్ పాలీడాక్టిలీని ప్రదర్శించడానికి ఒక అల్లీల్ సరిపోతుంది కానీ చాలామందిలో ఈ పరిస్థితి కనపడదు అంటే బహిర్గతత్వం అంటే ప్రతిసారి మెజారిటీ అయ్యే అవసరం లేదు ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అలాగే అకోండ్రోప్లాసియా ఒకలాంటి మరుగుజ్జుతనం డామినెంట్ అల్లీల్ వలన కలుగుతుంది ఇండియాలో 15 వేల మందిలో ఒకరికి ఈ అకోండ్రోప్లాసియా ఉంది అలాగే USA లో 400 మందిలో ఒకరికి అకోండ్రోప్లాసియా ఉంది జనాభాలో చాలామందికి రెండూ అంతర్గత అల్లీల్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఒకటి బహిర్గతం అయినా అకోండ్రోప్లాసియా వచ్చే అవకాశం ఉంది కానీ 15 వేల మందిలో ఒకరికి మాత్రమే ఈ వ్యాధి వస్తుంది అంటే చాలామందిలో అంతర్గత అల్లీల్లు ఉన్నాయని అర్థం వారిలో ఒక బహిర్గత అల్లీల్ కూడా లేదు ఇది బహిర్గత అల్లీల్ యొక్క చాలా తక్కువ తరచుదనం మనం దీని ఉదాహరణగా హంటింగ్టన్'స్ డిసీస్ Huntington's disease ను ఇంతకుముందే చూసాము తదుపరి నాన్ మెండిలియన్ అంశం ఏమిటంటే బహుయుగ్మ వికల్పాలు అంటే మల్టిపుల్ అల్లీల్ ఒక లక్షణాన్ని నిర్ణయించగలవు కేవలం రెండు కాదు చాలా యుగ్మ వికల్పాలు ఉదాహరణకు మనందరికీ తెలిసిన ఉదాహరణ బ్లడ్ గ్రూప్ లు ముఖ్యంగా నాలుగు ప్రధాన బ్లడ్ గ్రూప్ A B AB మరియు O ఉన్నట్టు మనందరికీ తెలుసు ప్రస్తుతానికి Rh పాజిటివ్ మరియు Rh నెగిటివ్ లను పక్కన పెడదాము మనకు A B AB మరియు O ఉన్నట్టు తెలుసు ఇవి మూడు అల్లీల్ ద్వారా నిర్ణయింపబడతాయి క్యాపిటల్A క్యాపిటల్ B స్మాల్ i వీటిని IA IB మరియు స్మాల్ i గా పిలుస్తాము ఇవి మనకు బ్లడ్ గ్రూప్ ను నిర్ణయిస్తాయి IA IA లేదా IAi అయితే కనుక అది A గ్రూప్ అయినట్టు అలాగే B గ్రూప్ అయితే IB IB లేదా IBi ఇంకా AB అయితే IA IB రెండు కూడా క్యాపిటల్స్ అలాగే O అయితే గనుక A లేదా B రెండు కూడా లేనట్టు ఇంకో మాటలో చెప్పాలంటే రెండూ కూడా స్మాల్i అవుతాయి ఇవి ఇక్కడ ఉండే అల్లీల్లు అక్కడ వాస్తవంగా జరిగేది చెప్పాలంటే ఈ A మరియు B RCB ల మీద ఉండే కార్బోహైడ్రేట్లను సూచిస్తాయి A మరియు B రెండూ కూడా భిన్నమైన కార్బోహైడ్రేట్స్ ఇక్కడ A కార్బోహైడ్రేట్స్ ను మెరూన్ సర్కిల్ తోను అలాగే B కార్బోహైడ్రేట్స్ ను బ్లూ సర్కిల్ తోనూ అదేవిధంగా A లేదా B రెండు కార్బోహైడ్రేట్లు కూడా లేకపోతే స్మాల్ i తోనూ సూచిస్తున్నాం ఇది గనుక డిస్క్ షేప్ ఉన్న ఎర్ర రక్త కణం అనుకుంటే దీని చుట్టూ A కార్బోహైడ్రేట్లు ఉంటే అప్పుడు ఇది A బ్లడ్ గ్రూప్ అలాగే దాని చుట్టూ B కార్బోహైడ్రేట్స్ ఉంటే B బ్లడ్ గ్రూప్ ఇంకా ఏమీ లేకపోతే O గ్రూప్ ఇప్పుడు ఇది కో డామినెన్స్ యొక్క ఉదాహరణ ఎందుకంటే ఇక్కడ A మరియు B ఈ రెండూ కూడా ఒకే సారి కనపడుతున్నాయి దీనినే సహ బహిర్గతత్వం అంటే కో డామినెన్స్ అని అంటాము ఇది కూడా మళ్లీ మెండిలియన్ ఇన్హెరిటెన్స్ సూత్రాల నుండి భిన్నంగా ఉంటుంది ప్లైఓట్రోపీ అనేది మళ్లీ నాన్ మెండిలియన్ ఇందులో ఒకటే జన్యువు చాలా లక్షణాలను ప్రభావితం చేస్తుంది అంటే ఇక్కడ ఒక్క లక్షణమే కాకుండా చాలా దృశ్య రూపాలు ప్రభావితం అవుతాయి దీనికి ఉదాహరణ ఒకటే జన్యువు సికిల్ సెల్ వ్యాధితో పాటు సిస్టిక్ ఫైబ్రోసిస్కి సంబంధించిన లక్షణాలను కలిగిస్తుంది ఇక్కడ ఇచ్చిన వీడియోని మీరు చూడవచ్చు ఇంతకుముందు వీడియోలో ప్లైఓట్రోపీ గురించి మరిన్ని వివరాలు ఉంటాయి ఒక లోకస్లోని జన్యువు కారణంగా దృశ్యరూపం యొక్క వ్యక్తీకరణ మరొక లోకస్లోని మరొక జన్యువుపై ఆధారపడి ఉన్నప్పుడు ఎపిస్టాసిస్ పుడుతుంది ఒకదాని వ్యక్తీకరణ రెండవ దానిపై ఆధారపడి ఉంటుంది ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు దానిని ఎపిస్టాసిస్ అంటారు ఇది స్పష్టంగా నాన్ మెండిలియన్ ఉదాహరణకు బొచ్చు యొక్క రంగు బహిర్గత B క్యాపిటల్ B వలన నలుపురంగులో ఉండవచ్చు లేదా డబల్ రిసెసివ్ స్మాల్ b వలన బ్రౌన్ రంగులో ఉండవచ్చు కాకపోతే బొచ్చు యొక్క రంగు అసలు రంగు వ్యక్తీకరణం అవుతుందో లేదో అన్న దానిమీద ఆధారపడి ఉంటుంది అంటే అసలు బొచ్చుకు రంగు వస్తుందా లేదా అన్న దానిమీద ఆధారపడుతుంది ఒకవేళ రంగు కనక వ్యక్తీకరణం అయితే అప్పుడు అది బహిర్గతం అవుతుంది అదే గనుక రంగు వ్యక్తీకరణ కాకపోతే అది రిసెసివ్ డబల్ రిసెసివ్ లేదా హోమోజైగోస్ రిసెసివ్ అవుతుంది కాబట్టి ఏ రంగో మాత్రమే కాకుండా అసలు రంగు వ్యక్తీకరణ అవుతుందా లేదా అన్న దాని మీద కూడా ఒక జంతువు నలుపా కదా తేలుతుంది నలుపు లేదా బ్రౌన్ లేదా ఎటువంటి రంగులు లేకుండా లేదా తెలుపు బొచ్చు రంగులు ఆధారపడి ఉంటాయి ఇది అటువంటి ఒక సంకరణం యొక్క ఉదాహరణ మరో మాటలలో చెప్పాలంటే దీన్ని ద్విసంకర సంకరణం స్థితిని ఉపయోగించి విశ్లేషణ చేయవచ్చు ఒకవేళ మనం రంగు మరియు ఆ రంగు యొక్క వ్యక్తీకరణ మధ్య ద్విసంకర సంకరణం చేస్తే రంగు వచ్చిందా లేదా అన్నది E చూపిస్తుంది ఈ రెండూ లక్షణాలు లేదా ఈ రెండు అంశాలను బట్టి ఇటువంటి పన్నెట్ స్క్వేర్ వస్తుంది ఈ రెండు లక్షణాలు కలిసి చివరిగా ఒక కుక్క లో రంగు వస్తుందో లేదో నిర్ణయిస్తాయి ఉదాహరణకు ఈ స్థితిలో 9 కి రంగు వస్తుంది 3 లో రంగు ఉండదు అంటే 9 నలుపు రంగులో ఉంటుంది ఇంకా 3 లో ఎటువంటి రంగు ఉండదు అదే సమయంలో 4 బ్రౌన్ రంగులో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది డామినెంట్ ఇది రిసెసివ్ మరియు దీనికి ఎటువంటి రంగు ఉండదు ఈ విధంగా ఇది రెండు లక్షణాలకు ఉండే శాస్త్రీయ మెండెలియన్ పన్నెట్ స్క్వేర్ కన్నా భిన్నంగా ఉంటుంది బహుళ జన్యువులు ఒక లక్షణం యొక్క వ్యక్తీకరణను నిర్ణయించే మెండెలియన్ వారసత్వం నుండి మళ్లీ పాలిజెనిక్ వారసత్వం మరొక వైవిధ్యం చర్మం యొక్క రంగు ను మూడు జన్యువులు నిర్ణయిస్తాయి ఒక మనిషి యొక్క ఎత్తు పాలిజెనిక్ వారసత్వం యొక్క ఇంకొక ఒక మంచి ఉదాహరణ ఎందుకంటే ఇక్కడ ఎత్తును అనేక జన్యువులు నిర్ణయిస్తాయి ఇందువల్ల ఇది ఒక సునాయాసమైన వైవిధ్యం బహుళ జన్యువులు నిర్ణయించడం వలన ఒక మనిషి యొక్క ఎత్తులోనూ ఇంకా చర్మం రంగులోనూ నిరంతర వైవిధ్యాలు ఉంటాయి చర్మం యొక్క రంగు విషయానికొస్తే మూడు జన్యువులు దీనిని నిర్ణయిస్తాయి ఇది ఒక పన్నెట్ స్క్వేర్ ఇది త్రిసంకర సంకరణాన్ని చూపిస్తోంది మీరు గమనించినట్లుగా ఏడు రకాల విభిన్న అవకాశాలు ఉన్నాయి ఇక్కడ అన్ని రిసెసివ్ అయినప్పుడు ఏ రంగు ఉండదు అలాగే ఈ రంగు 664 కొద్దిగా ముదురు రంగు అయితే 1564 ముదురు రంగు అయితే 2064 ఇంకా ముదురు రంగు అయితే 1564 మీరు నీలం రంగు యొక్క వివిధ సంఖ్యల ద్వారా వెళితే దీనిని పొందవచ్చు ఇక్కడ ఉన్న నీలిరంగు నక్షత్రాలు రంగు యొక్క తీవ్రతను సూచిస్తాయి ముందుకు వెళ్లే కొద్దీ తీవ్రత పెరుగుతూ ఉంటుంది ఎక్కువ తీవ్రత ఉంటే 1564 ఇంకా ఎక్కువ తీవ్రత అయితే 664 అలాగే అన్నిటికన్నా ముదురు రంగు అయితే 164 ఈ 6 కన్నా తీవ్రమైన ముదురురంగు ఉన్నది ఒక నిర్దిష్టమైన రకం ఇవి చర్మం యొక్క రంగును నిర్ణయించే మూడు విభిన్న జన్యువుల యొక్క వివిధ దృశ్య రూపాలు ముదురు రంగు చర్మం యొక్క యుగ్మ వికల్పాల సంఖ్యలు మనం చూడబోయే చివరి విషయం ఏమిటంటే పర్యావరణం కూడా దృశ్యరూపంపై ప్రభావం చూపుతుంది జన్యువు మాత్రమే కాదు జన్యువు వ్యక్తీకరించబడిన వాతావరణం కూడా ప్రభావం చూపుతుంది ఉదాహరణకు పోషణ ఎత్తుపై ప్రభావం చూపిస్తుంది ఎన్నో జన్యువులు ఎత్తును నిర్ణయించవచ్చు కానీ ఆ వ్యక్తి సరైన ఎత్తుకు ఎదుగుతాడా లేదా అనేది పోషకాహారం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వాతావరణం ఎత్తును నిర్ణయిస్తుంది వ్యాయామం రూపాన్ని ప్రభావితం చేస్తుంది పుట్టుకతో అందంగా ఉన్నా సరే వ్యాయామం మీరు సంభావ్య అందానికి చేరుకోవడానికి అవసరమవుతుంది అలాగే అనుభవం తెలివి తేటలకు ఉపయోగపడుతుంది ఇక్కడ కనిపించే ఉదాహరణ చిత్రం హైడ్రేంజ పువ్వు యొక్క రంగు మట్టి యొక్క ఆమ్లత్వ స్థాయిని బట్టి ఇది ఈ రంగు అయినా కావచ్చు లేదా ఈ రెండవ రంగు అయినా కావచ్చు ఇంక ఏమీ తేడా ఉండదు అదే జన్యువు అదే వ్యక్తీకరణ కానీ రంగు మాత్రం వాతావరణం మరియు పరిస్థితిని బట్టి మారుతుంది ఇక్కడ ఉదాహరణలో నేల యొక్క ఆమ్లత్వ స్థాయి దీనిని నిర్ణయిస్తుంది ఇప్పటివరకు మనం గమనించిన అన్ని విషయాల గురించి కావలసినంత ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకున్నాము పరిచయం తరువాత మనం జీవ అణువులు బయో మాలిక్యూ ల్స్ గురించి కేవలం సమాచారం లాగానే కాకుండా కథలుగా కూడా తెలుసుకున్నాం మనం చూసిన నాలుగు ముఖ్యమైన బయో మాలిక్యూల్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ లేదా ఏమినో ఆసిడ్స్ మీరు ఎలా పిలవాలి అనుకుంటే అలా ఇంకా న్యూక్లిక్ ఆసిడ్స్ మరియు లిపిడ్స్ వీటన్నింటికీ కూడా ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది ఇంకా ఈ నిర్మాణం వాటి విధిని నిర్ణయిస్తుంది బయో మాలిక్యూల్స్ యొక్క ప్రత్యేకమైన పాఠాల నుండి మనం తెలుసుకోవలసిన విషయం ఇది అలాగే మనం సెల్ గ్రోత్ గురించి కూడా తెలుసుకున్నాం కణాల పెరుగుదలను లెక్కించడం ఎందుకు ముఖ్యమో అలాగే సెల్ గ్రోత్ అంటే జనాభా పెరుగుదల అని కణాల యొక్క సంఖ్య లేదా కణాల ద్రవ్యరాశి పెరుగుదల గురించి యూనిట్ వాల్యూమ్కి కణాల ద్రవ్యరాశి కాలక్రమేణా యూనిట్ వాల్యూమ్కు కణాల సంఖ్య పెరుగుదల మొదలైన విషయాలను గురించి తెలుసుకున్నాము అలాగే ఫస్ట్ ఆర్డర్ రిలేషన్షిప్ ను ఉపయోగించి లెక్కించడం ఎలాగో ఇంకా దాని సహాయంతో బయో రియాక్టర్ ఆపరేషన్ యొక్క సమయాన్ని తెలుసుకోవడం ఎలాగో కూడా చూసాము ఇంకా మెండిలియన్ జెనెటిక్స్ సూత్రాలను కూడా గమనించాము ఎప్పుడో చాలా రోజుల క్రితం అభివృద్ధి చేయబడిన మెండిలియన్ జెనెటిక్స్ ప్రాథమికంగా ఎలా ఉపయోగపడుతుందో అలాగే కొన్ని రకాల జన్యురుగ్మతల సంభావ్యతలను కనుక్కోవడానికి ఎలా సహాయపడుతుందో కూడా తెలుసుకున్నాం ఆ తరువాత కొన్ని రకాల వైవిధ్యాలను X లింక్డ్ డిసార్డర్ ఇంకా నాన్ మెండిలియన్ ఇన్హెరిటెన్స్ లక్షణాలు మొదలైన వాటిని కూడా చూసాము డాక్టర్ మధులిక దీక్షిత్ ఉపన్యాసాల నుండి తెలుసుకున్న దానితో మీరు దీనిని గమనించవచ్చు ఇది జీవశాస్త్రం యొక్క పరమాణు అంశాలపై మీకు కొంత ఆధారాన్ని ఇస్తుంది దీనిని తర్వాత మీ స్వంత అవసరాలకు లేదా మీ స్వంత సవాళ్లను పరిష్కరించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు కనీసం మీకు వీటి గురించి చాలా విషయాలు తెలిశాయి గనుక మీకు అవసరం అయినప్పుడు ఒక నిర్దిష్టమైన సమాచారాన్ని కనుక్కోవలసి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్లాలో ఏమిటి వెతకాలో మీకు తెలుసు చివరిగా మీ ఆలోచనల్లో నేను తేవాలి అనుకుంటున్న విషయం కణాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడంలో కూడా మనం ఒక సంక్లిష్టత స్థాయిని చేరుకుంటున్నాం ఒకసారి మనం కణాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే అప్పుడు దానిని తారుమారు చేసే అంశాలు మరింత శక్తివంతమైనవి కావచ్చు తీవ్రంగా ఉండవచ్చు మరియు ఇంకా మనం మీరు జీవితాన్ని తారుమారు చేయగల దశకు మేము వచ్చాము కాకపోతే ఇందులో ఉన్న సంక్లిష్టత గురించి మీకు ఒక ఆలోచన ఇవ్వడానికి నేను దీన్ని మీకు చూపుతాను నేచర్ పబ్లిషింగ్ యొక్క మానవ జీనోమ్ ప్రాజెక్ట్ వీడియోను మీరు చూశారని నేను అనుకుంటున్నాను ఇది DNA లోని సమాచారం mRNA లోని సమాచారానికి ట్రాన్స్క్రిప్ట్ చేయబడి ప్రోటీన్లలోని సమాచారానికి అనువదించబడుతుందని చూపించింది దీనినే వాస్తవంగా సెంట్రల్ డోగ్మ అంటారని మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది మనం ప్రోటీన్లపై ఎక్కువ ఆసక్తి ఎందుకు చూపిస్తున్నాం అంటే అవి కణంలోని ముఖ్యమైన మాలిక్యులార్ వర్క్హార్స్లు అవి సెల్లో చాలా పనులు చేస్తాయి ప్రతి జీవ అణువు చాలా ముఖ్యం కానీ ప్రోటీన్లపై ఎక్కువ దృష్టి ఉండడానికి కారణం ఇది చాలా ఎక్కువ పనులు స్పష్టంగా చేస్తుంది ఇంకా విషయాల ఆధారం చాలా స్పష్టంగా ఉంటుంది ఇప్పుడు కొన్ని అంశాల వైపు దృష్టి సారిద్దాం మానవ జీనోమ్ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు మొదటి ఆలోచన ఏమిటంటే DNA ప్రోటీన్ల వైపు దారి తీస్తుంది కాబట్టి పూర్తి DNA లేదా అందరూ పిలిచేటట్టు జీనోమ్ గురించి వివరంగా తెలుసుకుంటే కణం గురించి కూడా తెలుసుకున్నట్టే దీని మూలం సెల్ యొక్క జెనోమిక్స్ వీక్షణ నమూనా పటం మనకు తెలిస్తే సెల్ గురించి తెలిసినట్టే 15 ఏళ్ళ క్రితం మనుషుల యొక్క మొత్తం జీనోమ్ నిర్మాణం గురించి తెలుసుకోవడానికి గల ప్రేరణ ఇదే కాకపోతే మనకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఎదురయ్యాయి మనుష్యులలో కేవలం ఇరవై నుండి 25 వేల వరకు జన్యువులు ఉంటాయి అదే ఒక చిన్న దోమ లోనే 13683 జన్యువులు ఉంటాయి ఇవి దాదాపు మనుషుల జన్యువుల సంఖ్యతో సమానం అంతేకాదు బియ్యంలో 60000 జన్యువులు ఉంటాయి దీనితో మనం గొప్ప అనే భావన పూర్తిగా పోతుంది ఇందులో మనతో పోలిస్తే మూడింతల జన్యువులు ఎక్కువ ఉన్నాయి మూడింతల కు రెండున్నర ఎక్కువ మనం మనమే చాలా క్లిష్టం అనుకుంటే అది నిజం కాకపోవచ్చు కానీ మనమే చాలా క్లిష్టం అనుకుంటే క్లిష్టం అనేది జన్యు సంఖ్యను బట్టి ఉండదు అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ట్రాన్స్క్రిప్షన్ ద్వారా DNA సమాచారం mRNA సమాచారానికి వెళుతుంది కాబట్టి m RNA యొక్క పూర్తి సమితి మనకు తెలిస్తే అంటే మైక్రో అర్రే విశ్లేషణ ద్వారా చేయగలిగే ట్రాన్స్క్రిప్టోమ్ అని పిలువబడే పూర్తి mRNA సమాచారం మనకు తెలిస్తే కణం గురించి తెలిసినట్టే ఇంకా ప్రోటీన్ల పూర్తి సమితి ప్రోటీమ్ గురించి తెలిస్తే కణం గురించి మనకు తెలిసినట్టే ప్రోటీన్లు ఉత్ప్రేరకపరిచే జీవక్రియ ప్రతిచర్యల యొక్క పూర్తి సమితి గురించి మనకు తెలిస్తే చాలా పరస్పర చర్యలు జరుగుతాయి కాబట్టి కణం గురించి తెలిసినట్టే ఇలా రకరకాలుగా ప్రజలు అనుకోవడం మొదలుపెట్టారు ఇది ఈ విధంగా కొనసాగుతూనే ఉన్నాది ఈ వివిధ రకాల మధ్య పరస్పర చర్యల స్థాయి చాలా ఎక్కువ కాబట్టి మనం నిజంగా సెల్ను ఎప్పుడు అర్థం చేసుకోవచ్చు అదే ప్రశ్న మనకు నిజంగా తెలియదు అలాగే వ్యక్తిగత యూనిట్ల మధ్య పరస్పర చర్యలు ప్రోటీన్ల మధ్య 1 అని చెప్పవచ్చు ప్రోటీన్ డిఎన్ఎ లేదా ప్రోటీన్ మరేదైనా లేదా కార్బోహైడ్రేట్ మరేదైనా లేదా కణంలో సంభవించే ప్రతిచర్యలు కావచ్చు ఈ యూనిట్లు తక్కువ శక్తి పరిస్థితులలో పనిచేస్తాయా అసంభవం అంతేకాక వారి ఉన్నత స్థాయి పరస్పర చర్యలు ఖచ్చితంగా ఉంటాయి దాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు మనం మాట్లాడుతున్న ఈ సమయంలో చాలా మంది వీటి మీద పని చేస్తున్నారు ఆశాజనకంగా భవిష్యత్తులో ఎప్పుడైనా మనం కణం గురించి మంచి అవగాహన కలిగిఉండి దానివల్ల జీవితంపై మంచి అవగాహన కలిగి ఉంటామని ఆశిస్తున్నాను మీరు ఈ కోర్సును ఆస్వాదించారని అనుకుంటున్నాను DNA గురించిన మరిన్ని అంశాలు ఇంకా DNA తో సంబంధం ఉన్న ఇంకొన్ని ప్రక్రియల గురించి ముందు పాఠాలలో మీరు తెలుసుకుంటారు మీరు ఆనందించారని అనుకుంటున్నాను ధన్యవాదాలు